మేధో సంపత్తి యొక్క మూలాన్ని మనం పరిశీలిస్తే మానవ సృజనాత్మకత మేధో సంపత్తికి కారణమని కనుగొంటాము కొన్ని ఆసియా సంస్కృతుల నుండి మనకు తెలిసిన విషయం ఏమిటంటే ప్రాచీన సంస్కృతులలో సృజనాత్మకత అనే భావన లేదు వారు దానిని గౌరవించలేదు లేదా దానిని ఒక భావనగా గుర్తించలేదు అనేది మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం వాస్తవానికి సృజనాత్మకత దైవిక మూలానికి మాత్రమే ఆపాదించబడింది పురాతన సంస్కృతిలో చూస్తే కళ అనేది మీరు స్వంతంగా సృష్టించేది కాదు దాన్ని మనం కేవలం కనుగుంటామంతే అన్న భావన ఉంది కళ అనేది ఒక కనుగొనటం మరియు కనుగొనటం అనేది సృష్టించబడినది కాదు కాబట్టి ప్రాచీన సంస్కృతులలో ఉన్న భావన ఏమిటంటే మానవులు స్వయంగా దేనినీ సృష్టించలేదు వాటికి బదులుగా వారు ఒక రూపంలో ఉన్న దాన్ని మరొక రూపం లోనికి మార్చగలరు అంతే కాబట్టి కళను అనుకరణ మరియు అనుకరణ యొక్క ఒక రూపంగా పరిగణించారు మీరు ఇప్పటికే చూసినట్లుగా అనుకరణ అనేది కనుగొనటం అనే ప్రక్రియ ద్వారా వచ్చింది తత్వశాస్త్రం దేవుడు సృష్టికర్త అని మిగతావన్నీ ఆయనచే సృష్టించబడినవి మాత్రమే అని చెపుతుంది మీకు ఒక సృష్టికర్త ఉన్నారు అయన సృష్టించిన వస్తువులను మీరు కలిగి ఉన్నారు అంతే ఈ పద్ధతి చూస్తే ఎక్కడా మానవ సృజనాత్మకతకు దీనిలో చోటు లేదు ఎందుకంటే సృజనాత్మకత అనేది అనుకరణకు ఒక రూపంగా అర్థం చేసుకోబడింది ఆధునిక మేధో సంపత్తి చట్టంలో కూడా ఇలాంటి సమస్యే ఉంది ప్రత్యేకించి పేటెంట్ చట్టం విషయానికి వస్తే కనుగొనటంల మధ్య ఒక తికమక పెట్టే సమస్య ఉంది డిస్కవరీలు ఆవిష్కరణలుగా పరిగణించబడవు ఎందుకంటే ఈ డిస్కవరీలు క్రొత్తదాన్ని కనిపెట్టడానికి లేదా కొత్తవి రావడానికి దారితీయవు ఇవి కేవలం ప్రకృతిలో ఉన్న వాటిని బహిర్గతం చేస్తాయి కాబట్టి ప్రాచీన సంస్కృతులలో ప్రజల మధ్య ఉన్న ఈ సమస్య ఆధునిక కాలంలో కూడా ఉండడం మనం చూస్తున్నాం కాబట్టి మనం సృజనాత్మకతను చూసినప్పుడు రెండు విస్తృత ఆలోచనా విధానాలను గమనించ వచ్చు మనకు మతం ఉంది ఇది మొదట్లో సృజనాత్మకత కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది అని చెప్పింది తరువాత RENAISSANCE MOVEMENT వచ్చింది ఇది వచ్చిన తర్వాత వ్యక్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది అప్పటి నుంచి మనం వ్యక్తి ఆధారిత మోడల్కు వచ్చాము సృజనాత్మకతకు కేవలం దైవిక మూలం మాత్రమే కాదు వ్యక్తి యొక్క సృష్టిని కూడా పరిగణించవలసిన అవసరం ఉంది అని తెలుసుకున్నాం ఈ మానవ కేంద్రీకృత మేధో ఉద్యమంలో ఊహ అనేది ప్రాముఖ్యత కలిగిఉంది మేధావికి శక్తివంతమైన ఊహా శక్తి ఉంటుంది ప్రతిభ అనేది మేధావితనం కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి సాధారణ పనులు చేయటానికి మీరు ప్రతిభను కలిగి ఉండవచ్చు కానీ అసాధారణమైన పని చేయడానికి మాత్రం మీరు మేధావిగా ఉండాలి ఇలాంటి ఆలోచనే ఆధునిక మేధో సంపత్తి చర్చలలో ఉంటుంది మేధావి అనే వాడు అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న వ్యక్తి నైపుణ్యం కలిగిన వ్యక్తి లేదా ఒక కళలో నైపుణ్యం ఉన్న వ్యక్తి కేవలం ప్రతిభావంతుడైన వ్యక్తి కాబట్టి పేటెంట్ చట్టం సాధారణ ప్రతిభకు మరియు ఒక అసాధారణమైన మేధావికి మధ్య వ్యత్యాసం ఉందని ఎలా నిర్ణయిస్తుంది ఒక రంగంలో సాధారణ వ్యక్తి ఎంత నైపుణ్యం కలిగి ఉన్నా ఆవిష్కరణలు చేసే నైపుణ్యం ఉంటుందా అని ఆలోచిస్తుంది నైపుణ్యం కలిగిన వ్యక్తి ఒక విజయవంతమైన ఆవిష్కరణతో ముందుకు రాలేకపోతే పేటెంట్ చట్టం దాన్ని ఒక ఆవిష్కరణ ప్రయత్నంగా పరిగణిస్తుంది ఆ ప్రయత్నం ఒక మేధావి చేసే ప్రయత్నం లాంటిదే మానవ సృజనాత్మకతక మానవ ఊహాశక్తిపై ఆధారపడి ఉంటుంది మానవ ఊహాశక్తి అనేది ఒక మేధావి యొక్క గొప్ప లక్షణం కాబట్టి సృజనాత్మకత అనేది కొత్త మార్గాలు సృస్టించ బడటానికి ఉపయోగ పడాలి కాబట్టి మీ సృజనాత్మకత కొత్త డొమైన్ యొక్క సృష్టికి ఉపయోగపడాలి సృజనాత్మకతపై వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి మనస్తత్వశాస్త్రంలో మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాలు మరియు అభిజ్ఞా విజ్ఞాన శాస్త్రంలో సిద్ధాంతాలు ఉన్నాయి ఇప్పుడు ఊహా శక్తి అనేది కొత్త ఆలోచనలకు దారితీసిందని మరియు ఊహించదగిన మార్గాల్లో ఆలోచించడం వల్ల కొత్త ఆలోచనలు వచ్చాయని మనం గ్రహించాలి ఊహా శక్తి ఇప్పటికే ఉన్న భావనల ఆధారంగా ఉంది ఒక శాస్త్రవేత్త చెప్పిన మాట "నేను ఇవన్నీ ఎలా చేయగలిగానంటే నాకన్నా ముందు ఎంతో మంది మేధావులు మహనీయులు కనుగున్న విషయాలు మీద నేను ఆధారపడగలిగాను కాబట్టి " మనం గమనిస్తే అంతకు ముందు ఉన్నదాన్ని ఆధారంగా చేసుకునే కొత్త ఆవిష్కరణలు వచ్చాయి ఇది ఐజాక్ న్యూటన్కు ఆపాదించబడిన ఒక కొటేషన్ కాబట్టి జ్ఞానం లేదా సృజనాత్మకత అనేవి ఇప్పటికే ఉన్న జ్ఞానాన్ని పెంపొందించేదిగా పరిగణించవచ్చు కాబట్టి సృజనాత్మకతను మేధో సంపత్తి హక్కుల కోణం నుండి చూసినప్పుడు మేధో సంపత్తి హక్కులు సృజనాత్మక ప్రయత్నాలు లేదా సృజనాత్మక ప్రయత్నాల నుండి వచ్చే హక్కులు మీరు మానవ సృజనాత్మకతను పరిశీలిస్తే అది అప్పటికే ఉన్న జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఎలా కొత్తవి చేయవచ్చో తెలుస్తుంది కాబట్టి సృజనాత్మకత ఇప్పటికే ఉన్న జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళుతుంది అలాగే మేధో సంపత్తి కూడా ఇప్పటికే తెలిసిన వాటిపై నిర్మించబడినది ఇప్పుడు సృజనాత్మకత సమస్య పరిష్కారంపై ప్రభావం చూపుతుంది సృజనాత్మకత అనేది మన తెలివితేటలతో కూడి ఉంటుంది కాబట్టే 'మేధో' అనే పధం దాని నుంచి పుట్టింది కాబట్టి మానసిక ప్రక్రియలో కొత్త ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన ఇప్పటికే ఉన్న పరిష్కారం కాని సమస్యకు అంతకు ముందు తెలియని పరిష్కారాన్ని ఇస్తుంది ఇది సమస్యను పరిష్కరించడంలో సృజనాత్మకతకు దారితీస్తుందని అనవచ్చు ఇప్పుడు సమస్యను పరిష్కరించడంలో సృజనాత్మకత అనేది సమస్య పరిష్కారానికి సృజనాత్మకత అని పిలుస్తాము ఇది మేధో సంపత్తి హక్కులకు చెందినది ఒక ఆవిష్కరణ విషయానికి వస్తే ఆవిష్కరణ అనేది అంతకు ముందే ఉన్న సమస్యను పరిష్కరించిందా లేదా అంతకు ముందు లేని సమస్యను పరిష్కరించిందా అని మనం చూడాలి కాబట్టి సృజనాత్మకత అంటేనే ఒరిజినాలిటి ఉండాలి లేదా కొత్తదనం ఉండాలి కాపీరైట్ తీసుకోవాలంటే ఒరిజినాలిటి అనేది అవసరం కాపీరైట్ తీసుకోవాలనుకుంటే ఆ రచనలు అసలైనవి స్వంత రచనలు అయి ఉండాలి కొత్తదనం అనేది పేటెంట్కు సంబంధించినది కాబట్టి పేటెంట్ చట్టానికి ఆవిష్కరణలలో కొత్తదనం కావాలి మరియు కాపీరైట్కు మాత్రం రచనలు స్వంతమైనవి అయిండాలి కాపీరైట్ మరియు పేటెంట్లు అనేవి మేధో సంపత్తి హక్కుల చట్టంలోని 2 ముఖ్యమైన అంశాలు కాబట్టి ఒక వినూత్న పరిష్కారం ఒక ఇన్నోవేషన్ కు దారితీయవచ్చు లేదా అది ఒక ఆవిష్కరణకు గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది ఎందుకంటే పేటెంట్లు ఆవిష్కరణలను రక్షిస్తాయి అన్ని ఇన్నోవేషన్ లను రక్షించవచ్చని మేము చెప్పము కానిఆవిష్కరణలను మాత్రం పేటెంట్ల ద్వారా రక్షించవచ్చని మాత్రమే చెప్తాం ఆవిష్కరణ అనేది పేటెంట్ చట్టం పరిధి లోని విషయం కాబట్టి సమస్య పరిష్కార విధానాన్ని చూసినప్పుడు లేదా సృజనాత్మకతను సమస్య పరిష్కార ప్రక్రియగా చూసినప్పుడు మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకు ఒక సమస్య ఉంది దాని కోసం సృజనాత్మక ప్రక్రియను ఉపయోగించి మనం ఒక పరిష్కారాన్ని కనుగొంటాము దీన్నే ఇన్నోవేషన్ ప్రక్రియ అంటారు